బేసిక్ ప్రిన్సిపుల్స్ అండ్ క్యాలిక్యులేషన్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ ఎస్ మజుందర్ కెమికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి మాడ్యూల్ 3 ఫండమెంటల్స్ ఆఫ్ మెటీరియల్ బ్యాలెన్స్ లెక్చర్ 09 మెటీరియల్ బ్యాలెన్స్ ఆన్ రియాక్టివ్ ప్రోసెసెస్ బేసిక్ ప్రిన్సిపుల్స్ అండ్ క్యాలిక్యులేషన్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ పై మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సు కు స్వాగతం కాబట్టి మాడ్యూల్ 3 కింద ఉదాహరణలతో మెటీరియల్ బ్యాలెన్స్ యొక్క ఫండమెంటల్స్ గురించి మేము చర్చిస్తున్నాము ఈ ఉపన్యాసంలో రియాక్టివ్ ప్రాసెస్లపై మెటీరియల్ బ్యాలెన్స్ గురించి చర్చిస్తాము రిఫర్ స్లయిడ్ టైమ్ 0045 బైపాస్తో రీసైకిల్ చేయడం మరియు ప్రక్షాళన చేయడం వంటి క్రియాశీలక ప్రక్రియలతో మెటీరియల్ బ్యాలెన్స్ల ఉదాహరణలను ఇక్కడ ఇచ్చాము సెలెక్టివిటీ దిగుబడి ప్రతిచర్యల పరిధి మరియు ఈ రియాక్టివ్ ప్రాసెస్లపై మెటీరియల్ బ్యాలెన్స్ చేయడానికి రియాక్షన్ కాన్సెప్ట్ యొక్క పరిధి మీకు ఎలా తెలుస్కోవచ్చో అటువంటి రియాక్టివ్ ప్రాసెస్ల గురించి ఇక్కడ మనం మరింత చర్చిస్తాము రిఫర్ స్లయిడ్ టైమ్ 0109 ఇప్పుడు ఆ గణనకు వెళ్ళే ముందు ఆ రియాక్టివ్ సిస్టమ్ యొక్క పరిభాష మీకు తెలిసినా మరికొంత తెలుసుకోవాలి ఈ సందర్భంలో రసాయన ప్రతిచర్యలను పరిగణనలోకి తీసుకోవడానికి మీరు స్ట్రెస్ ఇమెచ్చుర్ ఆఫ్ దట్ రియాక్షన్ ఈక్వేషన్ తెలుసుకోవాలి ఇప్పుడు మీకు తెలుసు థియరి ఆఫ్ ప్రపోర్షన్స్ ప్రకారం ఒకదానితో ఒకటి కలిసిన రసాయన జాతులు ఒక సమీకరణం ద్వారా ప్రాతినిధ్యం వహిస్తాయి మరియు దానిని రియాక్షన్ ఈక్వేషన్ అని పిలుస్తారు వాస్తవానికి ఇది మీకు తెలుసా ఈ భావన మీకు తెలుసు ఆ ప్రతిచర్య సమీకరణం స్టోయికియోమెట్రీ మరియు ఇది రెండు గ్రీకు పదాల నుండి ఉద్భవించింది అంటే మూలకం అని పిలువబడే స్టోయిచియోన్ మీకు తెలుసు మరియు మెట్రాన్ అని పిలువబడే కొలత కాబట్టి ఈ స్టోయికియోమెట్రీ ఆధారంగా వస్తోంది రిఫర్ స్లయిడ్ టైమ్ 0019 ఇప్పుడు ఈ స్టోయికియోమెట్రీ వాస్తవానికి ఒక పర్టికులర్ రియాక్షన్ ఈక్వేషన్ కోసం ఇది రసాయన ప్రతిచర్యల ద్వారా ఉత్పత్తి అయ్యే ఉత్పత్తుల మొత్తాన్ని ప్రతిచర్యల మొత్తానికి సంబంధించిన పరిమాణాత్మక మార్గాలను అందిస్తుంది అయితే ఈ స్టోయికియోమెట్రీలో మీరు స్టోయికియోమెట్రీకి చూస్తారు స్టోయికియోమెట్రీ సమీకరణం మీకు లభిస్తుంది ఇది ప్రతిచర్యలు మరియు ఉత్పత్తుల యొక్క అణువుల లేదా మోల్స్ యొక్కరిలేటివ్ నంబర్ యొక్క స్టేట్ మెంట్ ఇస్తుంది రియాక్షన్ ఈక్వేషన్ మరియు స్టోయికియోమెట్రీ రేషియోలో బ్యాలెన్స్ లో అనుమానాస్పదంగా ముందుకు సాగే సంఖ్యల ద్వారా ఖచ్చితంగా ఈ కొ ఆఫీషియంట్లు ప్రాతినిధ్యం వహిస్తాయని మీరు చెప్పలేరు ఇది వాస్తవానికి ఏదైనా 2 జాతుల స్టోయికియోమెట్రీ కొఎఫిషియంట్ యొక్క రేషియో గా పరిగణించబడుతుంది కాబట్టి ఇది మీకు తెలిసిన పదజాలం రిఫర్ స్లయిడ్ టైమ్ 0259 మరియు మీరు అర్థం చేసుకోవాలి మరియు ప్రతిచర్యలో మీరు కొన్ని రియాక్టెంట్స్ చూస్తారు మీకు తెలుసా రిఏజెంట్ లేదా రియాక్టెంట్ను పరిమితం చేస్తారు ఆ సందర్భంలో ప్రతిచర్య ఉంటే మొదట క్షీణింపజేసే రియాక్టెంట్ మీకు తెలుసు కంబశ్చన్ మరియు పూర్తి చేయడానికి కొనసాగండి రియాక్టెంట్ అది మీకు తెలిసిన అన్నిటితో పోలిస్తే స్టోయికియోమెట్రీ నిష్పత్తి కంటే తక్కువగా ఉంటే పరిమితం చేస్తుంది ఇప్పుడు ఈ సందర్భంలో మీరు పరిమితం చేసే ప్రతిచర్యను గుర్తించాలి రిఫర్ స్లయిడ్ టైమ్ 0334 ఇప్పుడు అక్కడ పరిమితం చేసే రియాక్టెంట్ను ఎలా గుర్తించాలో మీకు తెలుసు మొదట మీరు ఒక నిర్దిష్ట ప్రతిచర్యలో సమర్థవంతమైన అతి తక్కువ స్టోయికియోమెట్రీతో రియాక్టెంట్ను ఎంచుకోవాలి అదే అత్యల్ప కొఎఫిషియంట్ ఒకటి కంటే ఎక్కువ రియాక్టెంట్లు ఉంటే ఈ స్లైడ్లలో ఇక్కడ ఇవ్వబడిన ఉదాహరణ కాబట్టి ఆ సందర్భంలో మీరు ఫీడ్ చేసిన అతి తక్కువ సంఖ్యలో మోల్స్ ఉన్నదాన్ని ఎంచుకోవాలి ఆ తరువాత మీరు స్టోయికియోమెట్రీ నిష్పత్తులను అతి తక్కువ స్టోయికియోమెట్రీ కొఎఫిషియంట్ ఏర్పాటు చేయాలి అది డినామినేటర్ గా గుర్తించబడుతుంది అలా చేస్తే మీ అన్ని స్టోయికియోమెట్రీ నిష్పత్తులు 1 కంటే ఎక్కువగా ఉండాలి ఆ తర్వాత మీరు వాస్తవ ఫీడ్ హాలోస్ ఉపయోగించి సంబంధిత నిష్పత్తులను ఏర్పాటు చేయాలి కాబట్టి మీకు ముందే తెలిసిన ఈ విషయాలన్నీ మీరు ఇప్పటికే మీలోని అన్ని విషయాలను పూర్తి చేసినందున హై సెకండరీ పాఠశాలల్లో కూడా పాఠశాల స్థాయిలు తెలుసు ఇప్పటికీ మీరు మీకు తెలిసిన ఈ కాన్సెప్ట్ ద్వారా మీకు తెలుసు మెటీరీయల్ బ్యాలెన్స్ లెక్క ఏమిటో అర్థం చేసుకోండి రిఫర్ స్లయిడ్ టైమ్ 0443 ఇప్పుడు ఆ సందర్భంలో మీరు పరిమితం చేసే రియాక్టెంట్తో ఏది పరిమితం చేసే రియాక్టెంట్గా ఉంటుందో వాస్తవానికి ఎలా కనుగొనాలో మీరు చూస్తారు అలాంటప్పుడు మీరు ఇక్కడ ఉన్న నిష్పత్తుల సమితిని nx లో nyద్వారా పోల్చినట్లైతే అది ఫీడ్ వర్సెస్ లలో ఉంటుంది మరియు స్టోయికియోమెట్రీలో ఉండే x మరియు y ఉంటుంది కాబట్టి nx లో ny ద్వారా ఫీడ్ లోnxకు nyద్వారా స్టోయికియోమెట్రీ కొఎఫిషియంట్ సమానం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మీరు స్పందించి x పరిమితం కాదని చూస్తారు అయితే nx బై ny ఫీడ్ లో nx ny యొక్క స్టోయికియోమెట్రీ కొఎఫిషియంట్ కంటే తక్కువగా ఉంటే అప్పుడు మీరు ఆ x రియాక్టెంట్ పరిమితం అవుతుందని చెబుతాను ఫ్రాక్షనల్ యాక్సెస్ వంటి ఇతర పదాలను కొన్నిసార్లు మీరు చర్యను పూర్తిగా చూడగలరు మీరు దీనిపై స్పందించడం మీకు తెలిసిన కొంత అధికంగా సరఫరా చేయాలి ఇది రియాక్టెంట్ను పరిమితం చేస్తుంది మరియు కొన్నిసార్లు ఫీడ్లో సరఫరా చేయబడాలని మీకు తెలుసు మీ పూర్తి ప్రతిచర్యకు సిద్ధాంతపరంగా రియాక్టెంట్ మొత్తం ఎంత అవసరమో మీరు లెక్కించవలసి ఉంటుంది మరియు ఆ తరువాత మీకు ఏమి ఉండాలి అనేది మీరు జడ్జ్ చేసి తెలుసుకోవాలి మీకు తెలిసిన ఫీడ్లో ఆ రియాక్టెంట్ యొక్క అధిక మొత్తం ఉందని మీకు తెలుసు మిక్సర్ లేదా అది తక్కువగా ఉంటే ఫీడ్ మిక్సర్లో రియాక్ట్ అయ్యే ఎక్కువ మొత్తాన్ని మీరు సరఫరా చేయాలి కాబట్టి మీ స్పందన పూర్తవుతుంది ఇప్పుడు ఆ సందర్భంలో మీకు అదనపు రియాక్టెంట్ తెలుసు అనే భావన మీకు తెలుసని మీరు తెలుసుకోవాలి కాబట్టి ఆ సందర్భంలో ఫ్రాక్షనల్ యాక్సెస్ ఇక్కడ లెక్కించబడుతుంది అది fxs ఆ జాతుల సంఖ్య ఎంత ఉంటుందో దానికి సమానంగా ఉంటుంది మరియు i యొక్క మోల్స్ సంఖ్య ఎంత వుండాలి కానీ మీ పూర్తి కంబషన్ అవసరం మీరు లెక్కించాలి మరియు ఆ తరువాత మీరు దీనిని విభజించినట్లయితే మీకు తెలుసు జాతులు ఫీడ్లో ఉన్నాయి మరియు మీకు సిద్ధాంతపరంగా ప్రతిచర్య పూర్తి కోసం ప్రెస్లు అవసరమవుతాయని తెలుసు మీరు రేషన్ చేస్తే దాన్ని ఫ్రాక్షన్ల్ ఆక్సెస్ అని పిలుస్తారు ఇక్కడ i అనేది అదనపు ప్రతిచర్యగా ఉంటుంది ఈ సమీకరణంలో దీనిలోని ప్రతిచర్య మీకు తెలుసు రిఫర్ స్లయిడ్ టైమ్ 0717 ఇప్పుడుప్రతిచర్య ఇక్కడ మీకు తెలుసు అని మేము భావిస్తే ఇది ఈ సందర్భంలో స్లైడ్లలో ఇవ్వబడింది ఇక్కడ చూడండి A B తో ప్రతిస్పందిస్తుంది మరియు మీకు C మరియు D ఇస్తుంది కేసు ఇక్కడ స్టోయికియోమెట్రీ కొఎఫిషియంట్ ఎఫిషియన్సీ కి వరుసగా 1 11 7 8 ఇప్పుడు ఈ సందర్భంలోయొక్క 1 మోల్ ఇచ్చినప్పుడు C7H16 మరియు 12 మీకు ఆక్సిజన్ మోల్ తెలుసు ఈ సందర్భంలో మీరు పరిమితం చేసే ప్రతిచర్యను గుర్తించాలి మీకు తెలిసిన ఆక్సిజన్ 2 యొక్క నిష్పత్తి ఏమిటో ఇప్పుడు మీరు మొదట కనుగొనవలసి ఉంది ఇక్కడ మీకు తెలిసిన ప్రతిచర్యలో జరుగుతుంది అప్పుడు స్టోయికియోమెట్రీ ప్రకారం మీకు కొఎఫిషియంట్ తెలుసు ఈ నిష్పత్తి 11 ద్వారా 1 గా వస్తుంది అయితే ఈ అణువుల రేషియో ఫీడ్ 12 బై 1 గా ఉండాలి ఇప్పుడు ఈ 11 బై 1 మీకు 12 నుండి 1 కన్నా తక్కువ తెలుసు కాబట్టి అదనపు గాలిలో ఆక్సిజన్ అని మేము చెప్పగలం కాబట్టి ఆక్సిజన్ అదనపు గాలి కాబట్టి మేము ఆ ఆక్సిజన్ను అధికంగా చూడవచ్చు కాని పరిమితం చేయడంఅని మరొకటి ఉంటుంది C7H16 ఇక్కడ ఎందుకంటే ఈ సందర్భంలో మీరు ఈ C7 ను పోల్చి చూస్తే అది మీకు తెలుస్తుంది కాబట్టి తదనుగుణంగా ఈ C7H16 పరిమితం అని మేము చెప్పగలం మరియు ఆ పరిమితం చేసే రియాక్టెంట్ కంటే ఎక్కువ మీకు తెలిసిన దానిలో ఎక్కువ భాగం మీకు తెలుసా ఇక్కడ కొంతవరకు ఇంతకు ముందు ఇక్కడ ఇచ్చిన సమీకరణం ప్రకారం మీరు ఏమి పొందాలో పొందవచ్చు ఆ పరిమితం చేసే ప్రతిచర్య యొక్క అధికం కాబట్టి ఈ సందర్భంలో ఇది మీ 0 రిఫర్ స్లయిడ్ టైమ్ 0916 A B అనే 2 ప్రతిచర్యలు ఉన్నాయని అనుకుందాం ఇది మీకు C మరియు D మరియు C B ను ఇస్తుంది ఇది మీకు E మరియు D ఇస్తుంది ఇప్పుడు కోరిన ఉత్పత్తి C యొక్క ప్రతిచర్య మరియు ప్రత్యేకమైన ప్రతిచర్యల సమూహంలో ప్రతిచర్య ఉంటుంది ఇప్పుడు ఈ సందర్భంలో కోరిన ఉత్పత్తి C అయితే మీరు రెండవ ప్రతిచర్య జరగకుండా తగ్గించాలి మరియు రెండవ ప్రతిచర్య రియాక్ట్ బి ని మరియు కోరిన ఉత్పత్తి C ని కూడా ఉపయోగిస్తుంది ఇది అవసరం లేని ఉత్పత్తిని కూడా ఉత్పత్తి చేస్తుంది ఇక్కడ A ని పరిమితం చేసే రియాక్టెంట్గా ఉండనివ్వండి కాబట్టి A మోల్ ద్వారా ప్రతిచర్య యొక్క A మోల్ యొక్క మార్పిడి A ఫెడ్ యొక్క మోల్ మరియు B యొక్క మార్పిడి మోల్ ద్వారా B యొక్క మోల్ చేత B యొక్క ప్రతిచర్య ప్రాతినిధ్యం వహిస్తుంది రిఫర్ స్లయిడ్ టైమ్ 1001 మరియు ఆ సెలెక్టివిటీ ఆధారంగా కావాల్సిన లేదా అవాంఛనీయమైన ఏ భాగాన్ని మీరు తెలుసుకోవాలో ఎంచుకోవచ్చు కాబట్టి ఆ సెలెక్టివిటీ మీకు అవుట్పుట్ లో C యొక్క మోల్ అని నిర్వచించబడి ఉంటుంది ప్రతిచర్య మరియు దిగుబడి ఇక్కడ నిర్వచించబడుతుందని మీకు తెలుసు ఈ మొత్తం మోల్ A ఫెడ్ మరియు C యొక్క దిగుబడి ద్వారా మొత్తం మోల్ నిర్దిష్ట జాతుల కోసం అప్పుడు మీరు A ఫెడ్ యొక్క మోల్ ద్వారా అవుట్పుట్లోC యొక్క మోల్ అని చెప్పవచ్చు మరియు C యొక్క ప్రాడక్టివ్ ఔట్పుట్ A యొక్క మోల్ ద్వారా అవుట్పుట్లో C యొక్క మోల్కు సమానంగా ఉంటుందని మీకు తెలుసు ఇప్పుడు ఈ సందర్భంలో దిగుబడి మరియు సెలెక్టివిటీ అనే పదాన్ని పోటీ సైడ్ రియాక్షన్ కంటే కావలసిన ప్రతిచర్య ప్రాబల్యం ఏ స్థాయిలో ఉందో వివరించడానికి ఉపయోగిస్తారు రిఫర్ స్లయిడ్ టైమ్ 1056 మీకు తెలిసిన ఇతర ముఖ్యమైన పదజాలం మీకు తెలుసు కొన్నిసార్లు ఇది అవసరమవుతుందని గుర్తుంచుకోండి రియాక్టివ్ సిస్టమ్ ఆధారంగా మెటీరియల్ బ్యాలెన్స్ లెక్కింపు మీకు తెలుసు ఇప్పుడు ఈ సందర్భంలో నిర్దిష్ట ప్రక్రియ మీకు ప్రతిచర్య జరుగుతున్న రియాక్టర్ అవసరమని మేము భావిస్తే మరియు ఆ సందర్భంలో A కి B కి ఇవ్వబడుతుంది దానితో కలిపిన తరువాత A ఒక సర్టెన్ ఫ్లో రేట్ తో వస్తోంది మరియు ఇది ఒక నిర్దిష్ట రేటుతో రియాక్టర్లోకి ప్రవేశిస్తుంది మరియు ఆ ప్రతిచర్య తరువాత మీ యొక్క మిశ్రమాన్ని మీకు తెలియని A మరియు ఉత్పత్తి B గురించి మీకు తెలుస్తుంది మరియు ఆ A మరియు B యొక్క సర్టెన్ ఫ్లో రేట్ ఉంటుంది మరియు ఆ తరువాత అది బయటకు రావడం మరియు ఒక నిర్దిష్ట ప్రాసెస్ యూనిట్లో వేరు చేయబడటం మరియు తరువాత ఒక ఉత్పత్తిని కలిగి ఉండటం వలన మీకు కొంత ఉత్పత్తి ఇక్కడ ఉంటుందని మీకు తెలుస్తుంది ఇది మీరు తీసుకున్నట్లు మీకు తెలుస్తుంది కానీ మీకు స్పందించనిది మీకు తెలుసు మీకు తెలిసిన ప్రతిదానికీ తిరిగి చెప్పడం మీకు తెలుసు మిక్సర్ మీకు ముందు రియాక్టివ్ను ప్రాసెస్ చేయడాన్ని తెలుసుకునే ముందు కాబట్టి ఇక్కడ ఈ సందర్భంలో ఒక ఆసక్తికరమైన పదం A యొక్క మొత్తం మార్పిడి మీరు దానిని ఎలా నిర్వచించాలో తెలుసుకోవాలి ఇప్పుడు A యొక్క మొత్తం మార్పిడి కోసం మీరు ఆ మొత్తం ప్రక్రియను ఇక్కడ పరిగణించాలి మొత్తం ప్రక్రియ అంటే ఆ మిక్సర్ రియాక్టర్ మరియు సెపరేటర్తో సహా కాబట్టి ఆ సందర్భంలో A యొక్క ఈ మొత్తం మార్పిడి A యొక్క ఇన్పుట్ ఏమి ఉండాలి మరియు అవుట్పుట్ ఎలా ఉండాలి అనేదాని ద్వారా ప్రాతినిధ్యం వహిస్తుంది అక్కడ A యొక్క అవుట్పుట్ మరియు A యొక్క ఇన్పుట్ ద్వారా విభజించబడింది కాబట్టి ఇక్కడ మీరు ఇన్పుట్ వస్తున్నట్లు చూస్తారు నిమిషానికి 100 మోల్ అయితే అవుట్పుట్ మీకు ప్రత్యేకంగా కాంపోనెంట్ A కోసం 0 ఉంటుందని తెలుసు కాబట్టి ఇక్కడ 100 0 బై 100 100 గా ఉంటుంది మరియు ఇక్కడ 100 మొత్తం మార్పిడి అని అర్థం అయితే సింగిల్ పాస్ మార్పిడి ఉంటుందని మీరు పరిశీలిస్తుంటే ఇక్కడ రియాక్టర్ వంటి నిర్దిష్ట ప్రాసెస్ యూనిట్లో A యొక్క ఇన్పుట్ ఏమిటి ఆ సందర్భంలో మీరు రియాక్టర్ను మాత్రమే ఇక్కడ పరిగణించాలి కాబట్టి రియాక్టర్ కోసం A యొక్క ఇన్పుట్ ఏమిటి మరియు రియాక్టర్ కోసం A యొక్క అవుట్పుట్ ఎలా ఉంటుంది కాబట్టి ఈ ప్రత్యేక ఉదాహరణలో ఈ భాగం A కోసం రియాక్టర్ యొక్క ఇన్పుట్ 100 అయితే మీరు ఈ భాగం యొక్క అవుట్పుట్ ఈ రియాక్టర్ కోసం మాత్రమే ఇది స్లైడ్లోని చిత్రంలో చూపిన విధంగా 25 మాత్రమే ఉంటుంది కాబట్టి A యొక్క సింగిల్ పాస్ మార్పిడి 100 మైనస్కు సమానంగా ఉంటుందని మీరు లెక్కించవచ్చు ఈ 25 ను 100 తో విభజిస్తే అది ఇన్పుట్ కాబట్టి ఇన్పుట్ మైనస్ అవుట్పుట్ ఇన్పుట్ ద్వారా విభజించబడింది ఇక్కడ ప్రత్యేక జాతుల సింగిల్ పాస్ మార్పిడిగా పరిగణించబడుతుంది కాబట్టి ఇక్కడ ఇది 75 వస్తోంది కాబట్టి మొత్తం మార్పిడి మరియు సింగిల్ పాస్ మార్పిడి పూర్తిగా భిన్నంగా ఉంటుంది మొత్తం మార్పిడి ఇక్కడ 100 వస్తోంది అయితే సింగిల్ మార్పిడి రేటు 75 వస్తోంది కాబట్టి ఇది కొన్నిసార్లు కాబట్టి రియాక్టివ్ సిస్టమ్లోని మెటీరియల్ బ్యాలెన్స్ లెక్కింపు మీకు తెలిసిన ఈ భావన కొన్నిసార్లు అవసరం రిఫర్ స్లయిడ్ టైమ్ 1425 ఇప్పుడుమరొక ముఖ్యమైన అంశం రియాక్టివ్ సిస్టమ్ తెలుసు వాస్తవానికి కొన్నిసార్లు ఒక నిర్దిష్ట సమయంలో మీ దగ్గర రియాక్టెంట్ ఎంత ఉంటుందో మీకు తెలుస్తుంది మరియు వ్యవస్థలో మీకు తెలిసిన రియాక్టెంట్ మార్పిడి మరియు మార్పిడి తరువాత మీకు తెలిసిన వ్యవస్థలో ఉండవలసిన ప్రతిచర్య మొత్తం ఏమిటో మీకు తెలిసిన కొంత ప్రాతినిధ్యం వహిస్తుందని మీకు తెలుసు దానిని కాన్సెప్ట్ ఆఫ్ రియాక్షన్ అంటారు ఇప్పుడు ఈ సందర్భంలో ప్రతిచర్య A మీకు ఒక ఉత్పత్తి B ని ఇస్తుంది కాబట్టి మీరు ఆ ఇన్ఫినిటేసిమల్ మొత్తం ఊహించుకుంటే మీకు తెలుసు ఇక్కడ dxi ఇక్కడ 1 ξj ఇక్కడ భావిస్తారు ξj యొక్క మొత్తం మీకు తెలుసు రియాక్టెంట్ A అనేది B గా మారుతుంది కాబట్టి మీరు కొంత మొత్తం A అనేది B గా మారుతున్న సంఘటనగా మీరు భావిస్తారు మీలో కొంత భాగానికి రియాక్టెంట్ ఈ dξj ద్వారా సూచించబడుతుంది ఇప్పుడు ఈ మొత్తంలో ఈ మార్పును ఇక్కడ సమీకరణం ద్వారా సూచించవచ్చు ఈ dnA dξj అదేవిధంగా B యొక్క మార్పును dnB dξj గా వ్యక్తీకరించవచ్చు ఎందుకంటే అదే మొత్తం A మీకు ఇక్కడ ఉత్పత్తి B ని ఇస్తుందని మీకు తెలుసు కాబట్టి dnB dξj ఇప్పుడు ప్రతిచర్య యొక్క పరిధిని పోలి ఉంటుంది అప్పుడు di xi ఆ భాగం యొక్క మార్పు ఏమిటో సమానంగా ఉంటుంది ఇప్పుడు మీకు సంబంధించి ఇది ఒక స్టోయికియోమెట్రీ కొఎఫిషియంట్ అని మీకు తెలుసు ఇక్కడ మీరు νi ని విభజిస్తారు ఇక్కడ ni అనేది i th రియాక్టెంట్ మొత్తాన్ని సూచిస్తుంది మరియు ఇక్కడ రియాక్టెంట్ νi యొక్క స్టోయికియోమెట్రీ కొఎఫిషియంట్ i కాబట్టి ఈ విధంగా మీరు ప్రతిచర్య యొక్క పరిధిని నిర్వచించవచ్చు రిఫర్ స్లయిడ్ టైమ్ 1613 ఇతర మార్గాల్లో దీనిని ఇలా నిర్వచించవచ్చు ఇది ఈక్విలిబ్రియమ్ రియాక్షన్ లో మార్చబడుతున్న పదార్ధం పరిమిత సాధారణ మార్పులకు బదులుగా అపరిమిత ప్రతిచర్య కోసం సమీకరణం వ్రాస్తే అది ప్రతి చర్య Δξj మార్పులకు సమానంగా ఉంటుందని Δni ద్వారా νi అప్పుడు దానిని ni0 - ni ద్వారా νi వ్రాయవచ్చు కాబట్టి ఇక్కడ i0 లో మీకు తెలిసి ఉండవచ్చు అవుట్లెట్ వద్ద లేదా ఒక నిర్దిష్ట సమయంలోఈక్విలిబ్రియమ్ పవర్ కాన్సన్ట్రేషన్ మీకు ఈక్విలిబ్రియమ్ గా వస్తోందని మీకు తెలుసు మీకు బాగా తెలిసిన సమతౌల్యం అక్కడే ఉంటుంది మరియు ప్రారంభంలో మోల్ అనేది మీకు ప్రారంభంలో i గుర్తుగా ఉంటాయి స్టోయికియోమెట్రీ సమర్థవంతంగా విభజించబడింది కాబట్టి ఈ విధంగా మీరు ప్రతిచర్య యొక్క పరిధిని నిర్వచించవచ్చు ప్రతిచర్య ప్రారంభంలో ప్రతిచర్య యొక్క పరిధి 0 గా నిర్వచించబడింది ఎందుకంటే ξj యొక్క మార్పులు మీకు అక్కడే తెలుసు రిఫర్ స్లయిడ్ టైమ్ 1723 ఇప్పుడు ప్రతిచర్య బహుళ ప్రతిచర్య యొక్క పరిధి మీకు తెలుసు మీకు ఎలా లెక్కించాలో ఆ సందర్భంలో బహుళ ప్రతిచర్యల కోసం మీరు తెలుసుకోగలిగే ఈ ప్రతిచర్య యొక్క పరిధి ఈ సమీకరణాన్ని ఇలా పొందవచ్చు ni అంటే ఒక నిర్దిష్ట సమయంలో ప్రస్తుతం ఉన్న i మోల్స్ ఎలా ఉండాలి మీకు ni0 కి సమానమైన ప్రాసెస్ యూనిట్ తెలుసు అంటే ఫీడ్ మిక్సర్లో మీకు తెలిసి i ఫెడ్ మొత్తం ఎంత ఉంటుంది మరియు vij లో ξj యొక్క సమ్మషన్ అంటే ఏమిటో మీకు ఏమి తెలుసు కాబట్టి vij ఇక్కడ స్టోయికియోమెట్రీ కొఎఫిషియంట్ ఆఫ్ తే రియాక్షన్ j అయితే j యొక్క సంఖ్య ఉందనుకోండి అప్పుడు మీరు vi ని ప్రత్యేక ప్రతిచర్య కోసం పరిగణించాలి మరియు అదేవిధంగా ఆ రసాయనిక ప్రతిచర్య j అనేది ξj కోసం కాబట్టి తదనుగుణంగా ఈ సమీకరణం ఒక నిర్దిష్ట ప్రతిచర్యకు ప్రతిచర్య గణన యొక్క పరిధి మీకు తెలుసు ఇప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన ఆసక్తికరమైన ఈ సందర్భంలో స్టోయికియోమెట్రీ కొఎఫిషియంట్ ప్రతిచర్యకు ప్రతికూలంగా పరిగణించబడుతుంది మరియు మీరు గుర్తుంచుకోవలసిన ఉత్పత్తికి సానుకూలంగా ఉంటుంది రిఫర్ స్లయిడ్ టైమ్ 1844 ఇప్పుడు దీనికి ఒక ఉదాహరణ చూద్దాం ఇప్పుడు కార్బన్ మోనాక్సైడ్ ప్లస్ వాటర్ వంటి వాటర్ గ్యాస్ షిఫ్ట్ రియాక్టర్ మీకు కార్బన్ డయాక్సైడ్ మరియు హైడ్రోజన్ వాయువును ఇస్తే అది T కెల్విన్ ఉష్ణోగ్రత వద్ద సమతుల్యతకు వెళుతుంది ఇప్పుడు ఇక్కడ ఉన్న సంబంధాన్ని సంతృప్తి పరచడానికి రియాక్టివ్ జాతుల కోసం మీకు తెలిసిన మోల్ ఫ్రాక్షన్ y కార్బన్ డయాక్సైడ్ను y హైడ్రోజన్గా ఇవ్వబడుతుంది y కార్బన్ మోనాక్సైడ్ను నీటిగా విభజిస్తే అది కొంత ఈక్విలిబ్రియమ్ కాన్స్టంట్ కి సమానం ఇప్పుడు ఇది మీకు తెలుసు సమతౌల్య స్థిరాంకం 1105 కెల్విన్ ఈ సమయంలో 1 కి సమానంగా ఉంటుంది ఇది ఆ అడుగు రియాక్టర్కు 1 మోల్ కార్బన్ మోనాక్సైడ్ 2 మోల్ నీటిని కలిగి ఉన్నాయని అనుకుందాం మరియు మీకు కార్బన్ డయాక్సైడ్ లేదా హైడ్రోజన్ తెలియదు మరియు రియాక్షన్ మిక్సర్ 1105 K వద్ద సమతౌల్యానికి వస్తుంది కాబట్టి ఈ రియాక్టర్ యొక్క ఆపరేటింగ్ కండిషన్ మీకు తెలుసు మీరు ekvilibrium మరియు పరిమితం చేసే రియాక్టెంట్ యొక్క ఫ్రాక్షనల్ కనవర్షన్ ని లెక్కించాలి కాబట్టి ఇక్కడ ఈ yco2 ను మీరు సూచిస్తారు కార్బన్ డయాక్సైడ్ యొక్క మోల్ ఫ్రాక్షన్ మరియు yH2 అనేది హైడ్రోజన్ y co యొక్క మోల్ భిన్నం ఇది మీకు కార్బన్ మోనాక్సైడ్ మరియు y H2o యొక్క మోల్ ఫ్రాక్షన్ నీరు అని మీకు తెలుసు కాబట్టి సమతౌల్య స్థితిలో వీటి ఆధారంగా ఈ కార్బన్ మోనాక్సైడ్ నీటి సమతౌల్య సాంద్రత మీకు కార్బన్ డయాక్సైడ్ మరియు హైడ్రోజన్ తెలుసు కాబట్టి మీరు ప్రతిచర్య యొక్క భావనను ఇక్కడ ఉపయోగించాలి రిఫర్ స్లయిడ్ టైమ్ 2044 ఇప్పుడు సమీకరణం ప్రకారం ఈ సమస్యను ఇక్కడ పరిష్కరించుకుందాం ఇక్కడ నుండి మీకు ఇక్కడ మాత్రమే సమీకరణం తెలుసు కాబట్టి మేము బహుళ ప్రతిచర్య కోసం ఈ సాధారణ సమీకరణాన్ని వర్తింపజేస్తే ఇక్కడ ఈ సందర్భంలో j 1 కి సమానంగా ఉంటుంది కాబట్టి ఈ సందర్భంలో నేను మొదట కార్బన్ మోనాక్సైడ్ కోసం మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే ఇక్కడ ni అంటే ఇక్కడ nCO అంటే కార్బన్ మోనాక్సైడ్ యొక్క ఈ 1 మోల్ యొక్క ఫీడ్ మొత్తం ఏమిటో సమానంగా ఉంటుంది అయితే సమతౌల్య స్థితిలో ఆ ξi మేరకు ప్రతిచర్యచేయగలదు ఇప్పుడు ఈ సందర్భంలో ఇక్కడ ప్రతిచర్య ప్రకారం ఇక్కడ కార్బన్ మోనాక్సైడ్ ఇవ్వబడింది ఇది CO2 నీరు ఇది కార్బన్ డయాక్సైడ్ వలె కార్బన్ మోనాక్సైడ్ ఏమిటో మీకు ఇస్తుంది ఇక్కడ క్షమించండి ఇది Co క్షమించండి CO నీరు అనేది Co2 హైడ్రోజన్కుసమానంగా వుంటుంది కాబట్టి ఇది మీ స్పందన కాబట్టి ఈ సందర్భంలో మీరు కార్బన్ మోనాక్సైడ్ను పరిగణనలోకి తీసుకుంటే కాబట్టి ఫీడ్లో ఈ మొత్తం కార్బన్ మోనాక్సైడ్ ఇక్కడ 1 00 మోల్ అని మీరు చూస్తారు మరియు ఇక్కడ మేము సమతౌల్య పరిస్థితిన ξeప్రతి చర్య మేరకు వుంటుందని చెప్పగలము కాబట్టి ఇక్కడ ξe అనేది మీకు తెలిసిన ఇక్కడ ఈ nu గా భావిస్తారు మీకు తెలుసు 1 అనేది రియాక్టెంట్ అయితే ఉత్పత్తి లేదా పరిశీలనలో మీకు అనుకూలం తెలిసి ఉంటుంది దానిని సుకర్ ఫిష్ రియాక్టెంట్ గా చెప్పారు మరియు ప్రతికూల రియాక్టెంట్ గా పరిగణిస్తారు కాబట్టి ఇక్కడ ఈ సందర్భంలో ఈ కార్బన్ మోనాక్సైడ్ ఇక్కడ ఈ సమీకరణం ద్వారా ప్రాతినిధ్యం వహిస్తుంది nCO 1 అదేవిధంగా నీటి కోసం మీరు ఇక్కడ పరిగణించవచ్చు ఈ కొఎఫిషియంట్ మనకు ఇక్కడ H2 ఉందనుకుంటున్నాను ఈ ఫీడ్ మొత్తం ఇక్కడ ఉంది ఫీడ్లో 2 మోల్స్ సరఫరా చేయబడతాయి తరువాత nH2O 2 00 mol ξe మళ్ళీ ఇక్కడ ఈ కొఎఫిషియంట్ 1 కాబట్టి ఇది 1 కి ప్రతికూలంగా ఉంటుంది అప్పుడు అది 1 ξe గా ఉంటుంది అదేవిధంగా కార్బన్ డయాక్సైడ్ మనము మాత్రమే ఈ ξe ప్రాతినిధ్యం ఉండాలనుకుంటే ఈసందర్భంలో కొఎఫిషియంట్ ఇక్కడ 1 అది ఒక ఉత్పత్తి కాబట్టి పాజిటివ్ గా ఉంటుంది కానీ ఇక్కడ మొత్తం లేనందున ఫీడ్ మిక్సర్లో సరఫరా చేయబడదు కాబట్టి ξi0 ఇక్కడ 0 లో అదేవిధంగా హైడ్రోజన్ కోసం ఇది ξe గా సూచించబడుతుంది ఇప్పుడు ఆ xi పరంగా ఫ్రాక్షన్ ఏమిటో లెక్కించండి ఇప్పుడు మోల్స్ మొత్తం మీకు తెలుసా మొదట మీరు ఆ విషయాలన్నింటినీ సంకలనం చేయవలసి ఉంటుందని మీరు లెక్కించాలి మరియు తరువాత మీరు మొత్తం మోల్స్ను ఆ మొత్తం మోల్లతో విభజించాలి అప్పుడు మీరు ఆ కాన్సం ట్రేషన్ పొందుతారు కాబట్టి ఇక్కడ ఇలా మీరు ఈ మొత్తం మోల్స్ ను ఇక్కడ సంకలనం చేస్తే మీరు ఇక్కడ కేవలం 3 మోల్స్ మాత్రమే పొందుతారు కాబట్టి ఇక్కడ మొత్తం మోల్స్ 3 మోల్స్ మాత్రమే ఇప్పుడు y కార్బన్ మోనాక్సైడ్ దీని ద్వారా ప్రాతినిధ్యం వహిస్తుంది మరియు అదేవిధంగా y హైడ్రోజన్ ఇలా ఉంటుంది మరియు y కార్బన్ డయాక్సైడ్ ఇలా ఉంటుంది మరియు y హైడ్రోజన్ ఇలా ఉంటుంది ఎందుకంటే ఇది కేవలం మోల్ భిన్నం ఇప్పుడు ఈ అన్ని భాగాల మోల్ ఫ్రాక్షన్ యొక్క ప్రత్యామ్నాయం తరువాత కార్బన్ మోనాక్సైడ్ నీరు కార్బన్ డయాక్సైడ్ మరియు హైడ్రోజన్ ఈ ఈక్విలిబ్రియమ్ ఈక్వేషన్ మీకు తెలుసని మీరు చూస్తారు అప్పుడు మీరు సరళీకరణ తరువాత సమీకరణం యొక్క చివరి రూపం తెలుసు ఆపై పరిష్కారం తర్వాత మీరు చూస్తారు ఈ ξe 0667 చేయవచ్చు కాబట్టి దీనిని దాని ఈక్విలిబ్రియమ్ కండిషన్ లో రియాక్షన్ యొక్క పరిధి అంటారు ఇప్పుడు ఇక్కడ xi యొక్క ప్రత్యామ్నాయం తరువాత ప్రతి భాగం యొక్క మోల్ ఫ్రాక్షన్ మీకు తెలుసు ఈ కార్బన్ మోనాక్సైడ్ యొక్క మోల్ ఫ్రాక్షన్ 0 111 గా మరియు నీటి మోల్ ఫ్రాక్షన్ 0 444 వద్ద వస్తాయని మీరు చూస్తారు ఇక్కడ ξi యొక్క విలువను ప్రత్యామ్నాయం చేస్తే అదేవిధంగా కార్బన్ డయాక్సైడ్ యొక్క మోల్ ఫ్రాక్షన్ కోసం మీరు ఇక్కడ xi యొక్క ప్రత్యామ్నాయాన్ని పొందుతారు ఆపై హైడ్రోజన్ కోసం హైడ్రోజన్ మీకు లభిస్తుంది ఇక్కడ ప్రత్యామ్నాయం మీకు తెలుస్తుంది కాబట్టి చివరకు మీరు వీటిని పొందవచ్చు కార్బన్ డి ఆక్సైడ్ యొక్క చిన్న భాగం 0 22 మరియు హైడ్రోజన్ మళ్ళీ 0 222 గా చేయగలవు కాబట్టి ఈ ఉదాహరణలు ఆ కొంపోజిషన్ ఎలా లెక్కించాలో మీకు ఇస్తాయి ప్రతి దానితో ఒక నిర్దిష్ట ప్రతిచర్యలో భాగంగా మీకు తెలుసా అవుట్పుట్ లేదా ఉత్పత్తులు ఒక సర్టెన్ ఈక్విలిబ్రియమ్ కండిషన్ రిఫర్ స్లయిడ్ టైమ్ 2603 ఇప్పుడు ఈ సందర్భంలో పరిమితం చేసే ప్రతిచర్య ఎలా ఉండాలి నేను చర్చించిన మునుపటి సమీకరణం ఆధారంగా మీరు ఆ సూత్రాన్ని ధృవీకరిస్తే మీకు తెలుసు కాబట్టి ప్రతిచర్యను పరిమితం చేయడం మీకు తెలిసినట్లుగా కార్బన్ మోనాక్సైడ్ ఉంటుందని మీకు తెలుస్తుంది ఇప్పుడు ఆ సమతౌల్య స్థితిలో మీకు తెలిసిన కార్బన్ మోనాక్సైడ్ మోల్స్ ఏమిటో ఇక్కడ లెక్కించవచ్చు అంటే ఫీడ్ మిక్సర్ అంటే ఏమిటి మరియు మీకు తెలిసిన సమతౌల్య మిక్సర్ కాన్సం ట్రేషన్ ఏమిటి కాబట్టి ఇది ఇక్కడే ఉంటుంది n co మోల్స్ లోని nu మోల్స్ ఇస్తే మీకు 1 మోల్ అంటే ఇవ్వబడుతుంది అయితే సమతౌల్య స్థితిలో ఇది 0 66 మోల్ వస్తోంది కాబట్టి దాని ఆధారంగా మీరు ఇక్కడ సమతౌల్య స్థితిలో 0 33 మోల్గా ఉంటుందని ఆపై కార్బన్ మోనాక్సైడ్ మరియు సమతౌల్యం యొక్క పాక్షిక మార్పిడి 1 0 33 మోల్ కార్బన్ మోనాక్సైడ్కు సమానమైన f co వలె ఉంటుంది కార్బన్ మోనాక్సైడ్ యొక్క 1 మోల్ ద్వారా విభజించబడింది కాబట్టి ఇది 0 667 గా వస్తోంది కాబట్టి ఇది కార్బన్ మోనాక్సైడ్ యొక్క మీ పాక్షిక మార్పిడి కాబట్టి ప్రతిచర్య భావన యొక్క పరిధిని బట్టి మనం సులభంగా లెక్కించవచ్చు కార్బన్ మోనాక్సైడ్ యొక్క పాక్షిక మార్పిడి ఎలా ఉండాలి మరియు మిక్సర్లో ఈక్విలిబ్రియమ్ కొంపోజిషన్ మీకు నిజంగా తెలుసు రిఫర్ స్లయిడ్ టైమ్ 2732 బహుళ ప్రతిచర్యలతో ఈయొక్క మరొక ఉదాహరణ చేద్దాం ఈ సందర్భంలో ఈ క్రింది విధంగా ప్రతిచర్యలు మీలో జరుగుతాయని మేము భావిస్తే రియాక్టర్లో స్థిరమైన స్థితిలో మీకు రియాక్టర్ తెలుసు కాబట్టి అవును ఇది ఇథిలీన్ అని మనం చూసే ఒక ప్రతిచర్య అని చెప్పగలను ఇథిలీన్ మీ ద్వారా ఈ మార్పిడి ద్వారా ఇథిలీన్ తెలుసు అని మీకు తెలుసు కాబట్టి ఇథైల్ వాస్తవానికి మీ ద్వారా మార్పిడి పొందడం ద్వారా మీకు ఈథేన్ తెలుసు కాబట్టి క్షమించండి మీ మార్పిడి నుండి ఇథిలీన్ ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత మరియుప్రెషర్ వద్ద లభిస్తుందని మీకు తెలుస్తుంది మరియు అది మీకు హైడ్రోజన్ను ఇస్తుంది మరియు అప్పుడు కూడా మీకు తెలుసు ఈథేన్ మళ్లీ స్పందించి మీకు ఉత్పత్తులు హైడ్రోజన్ మీకు మీథేన్ తెలుసని ఇస్తుంది కాబట్టి దీని ఆధారంగా మీకు బహుళ ప్రతిచర్యలు తెలుసు ఉత్పత్తి నగదు యొక్క మోలార్ కొంపోజిషన్ మరియు మీథేన్ ఉత్పత్తిలో ఇథిలీన్ యొక్క సెలెక్టివిటీ మీకు తెలుసని ఎలా లెక్కించాలో అది కూడా మీ భావన ద్వారా పొందగలిగే ప్రతిచర్య యొక్క పరిధి తెలుసు కాబట్టి రియాక్టర్లో జరుగుతున్న ప్రతిచర్యలు మీకు తెలుసా మరియు మీకు తెలుసు మరియు ఫీడ్లో మీకు 85 ఈథేన్ మరియు 15 ఇనర్ట్ ఉంటాయని తెలుసు మరియు ఈథేన్ యొక్క ఫిక్షనల్ కన్వర్షన్ 0 501 ఇవ్వబడుతుంది మరియు దిగుబడి యొక్క ఇథిలీన్ ఫ్రాక్షన్ 0 471 ఇవ్వబడింది కాబట్టి మీకు తెలిసిన ఇక్కడ ఉన్న స్కీమాటిక్ రేఖాచిత్రం మీకు దగ్గరగా ఉంటుంది అంటే ఇక్కడ 100 మోల్ మిక్సర్ రియాక్టర్లోకి వెళుతున్నట్లు మేము భావిస్తే ఒక అడుగు మోల్కు మీకు తెలిసిన 8 85 మోల్స్ అంటే ఇక్కడ 85 మోల్ అని అర్థం రియాక్టర్లోకి 15 మాత్రమే ఇనర్ట్స్ వెళుతున్నాయని మీకు తెలుసు మరియు ప్రతిచర్య జరిగిన తర్వాత మీకు వాటి మీథేన్ గురించి మీకు తెలుస్తుంది అప్పుడు కొంత మొత్తంలో ఇథిలీన్ కొంత హైడ్రోజన్ కొంత మొత్తంలో మీథేన్ మరియు ఇనర్ట్స్ తో పాటు మీకు రావడానికి అవుట్లెట్ స్ట్రీమ్ ఒక వస్తువని తెలుసు ఇప్పుడు ఈ సందర్భంలో ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది ప్రతిచర్యలోఈ కాంపోనేనట్స్ వుండవని మీకు తెలుసు కాబట్టి రియాక్టర్లోకి వెళ్లడం మీకు తెలిసి ఉంటుంది అవుట్లెట్ ప్రవాహాలలో మీకు తెలిసినట్లుగా ఆ మొత్తం వస్తుంది కాబట్టి దానిని పరిగణించాలి రిఫర్ స్లయిడ్ టైమ్ 3027 కాబట్టి బహుళ ప్రతిచర్య కోసం నేను ఆ ప్రతిచర్య యొక్క భావనను ఉపయోగిస్తే ఈ సమీకరణం ఆధారంగా ఇది మీ పాలక సమీకరణం మీరు ఈ విషయాలన్నింటినీ లెక్కించాలి ఇప్పుడు n1 పరిశీలిద్దాం ఈ సంవత్సరం ప్రకారం మీకు మీకు తెలుసు C2H6 అంటే ఈథేన్ n2 పవర్ ఇథిలీన్ మరియు n3 అంటే ఏమిటో హైడ్రోజన్ n4 మీథేన్ మరియు n5 అవుట్లెట్ ప్రవాహాలలో ఇనర్ట్ మొత్తం కోసం కాబట్టి నేను దీనిని ఉపయోగిస్తే ఇక్కడ ప్రతిచర్య సమీకరణం యొక్క ఈ పరిధి మీకు తెలుసు కాబట్టి ఇక్కడ n1 ను సూచించవచ్చు కాని ఫీడ్ మొత్తం 85 మోల్ అయితే ఈ సమ్మషన్ కొరకు మీరు కొఎఫిసియంట్ 1 ని ప్రత్యామ్నాయం చేస్తే మీకు తెలుసు ఎందుకంటే మీకు తెలిసిన రియాక్టెంట్ స్ట్రీమ్ కొఎఫిసియంట్ ప్రతికూలంగా ఉంటుంది అదేవిధంగా మొదటి ప్రతిచర్య ఇది 1 నుండి ξ1 వరకు ప్రతికూలంగా ఉంటుంది మరియు అదేవిధంగా రెండవ ప్రతిచర్యకు ఇది ξ2 యొక్క ప్రతికూలంగా ఉంటుంది అదేవిధంగా n2 మీరు దీనిని n2 x1 గా సూచించవచ్చు ఎందుకంటే ఇది ఒక ఉత్పత్తి అప్పుడు మీరు ఈ కొఎఫిసియంట్ ఈటా క్షమించండి ను సానుకూల పదాలుగా సూచించాలి కాబట్టి అది ఉంటుంది 15 మోల్స్ మీ ఇన్లెట్ స్ట్రీమ్లో ఇవ్వబడినట్లుగా ప్రసారం చేయడానికి అవుట్లెట్లోకి ప్రతిచర్య మరియు అదే మొత్తంలోఎనర్జీ ఇనర్ట్స్ వస్తాయని మీకు తెలియదు కాబట్టి ప్రతిచర్యల యొక్క ఈ భావన ఆధారంగా మేము ఈ n1 ను n3 n4 మరియు n5 ఈథేన్ మార్పిడిగా పొందుతున్నాము దీనిని పరిగణనలోకి తీసుకుంటే ఈథేన్ యొక్కఫ్రాక్షనల్ కన్వర్షన్ 0 501 అయితే అది మీ సమస్యలో ఇవ్వబడుతుంది ఫ్రాక్షన్ మార్చబడలేదు మరియు అందువల్ల రియాక్టర్ లో నివసించడం 1 0 501 అయి ఉండాలి కాబట్టి చివరకు మీరు n 1 ఏమిటో లెక్కించవచ్చు కాబట్టి n 1 కేవలం 42 4 మోల్ C2H2 వరకూ వస్తుంది ఇప్పుడు ఈ n1 వాస్తవానికి ఈ ప్రతిచర్యకు 85 ξ1 ξ2 అదేవిధంగా ఈథేన్ దిగుబడి వాస్తవానికి ఈ సమీకరణం ద్వారా ప్రాతినిధ్యం వహిస్తుంది ఇది నిర్వచనం ప్రకారం 85 మోల్స్ వస్తుంది అప్పుడు n2 వాస్తవానికి ఇలా నిర్వచించబడుతుంది ఇది 0 471 నుండి 85 వరకు ఉంటుంది అప్పుడు అది ఎంతవరకు సమానంగా ఉంటుంది ప్రతిచర్య మేము ఎటువంటి భావన కాదు మరియు దాని యొక్క 40 మోల్ ఇక్కడ ఈథేన్ ξ1కు సమానంగా ఉంటుంది కాబట్టి చివరకు మీరు ఈ ξ1 పొందవచ్చు ఇక్కడ ఇది n2కు సమానంగా ఉంటుంది రిఫర్ స్లయిడ్ టైమ్ 3341 కాబట్టి ఈ 40 మోల్నుప్రత్యామ్నాయంగా ξ1 సమీకరణ సంఖ్య 1 లో ఇక్కడ h ఇవ్వబడింది కాబట్టి అక్కడ xi 2 విలువ ఏమిటో మనం పొందవచ్చు కాబట్టి xi 2 2 6 మోల్ అప్పుడుప్రత్యామ్నాయం తరువాత ξ1 మరియు ξ2 లోn3 అప్పుడు మీరు ఇక్కడ n 3 n 3 లో ప్రాథమికంగా ξ1 ξ2 గా పొందవచ్చు కాబట్టి మీకు తెలుసు తర్వాత ξ2 నుండి ξ1 తీసివేయవచ్చు ఈ n 3 ను 37 4 గా పొందవచ్చు అదేవిధంగా n4 మీరు ξ2 వంటి వాట్ని లెక్కించవచ్చు ξ2 మీకు తెలుసా కనుక ఇది 5 2 అవుతుంది అయితే n 5 మీకు ఇప్పటికే తెలుసు ఆపై మొత్తం మోల్ సమానంగా ఉంటుంది అది మీకు తెలిసిన అన్నిటి యొక్క సమ్మషన్ అవుతుంది n1 n2 n3 మరియు n 4 మరియు n 5 అవుట్లెట్ ఆవిరి మీకు మొత్తం 140 మోల్ తెలిసినట్లు వస్తోంది కాబట్టి ఆ తరువాత మీరు అక్కడ ఉన్న అన్ని భాగాలఫ్రాక్షన్ నుండి సులభంగా లెక్కించవచ్చు కాబట్టి ఇది మొత్తం మోల్ ద్వారా విభజించబడిన భాగం మీకు తెలిసిన వ్యక్తిగత మొత్తం అవుతుంది అప్పుడు మీకు తెలిసిన దానిలో కొంత భాగాన్ని వ్యక్తిగత భాగాలను మీకు తెస్తుంది కాబట్టి ఇది ఇథిలీన్కు ఈథేన్ 28 6 అని మీకు తెలుసు 30 34 గా వస్తుంది మరియు హైడ్రోజన్కు 26 7 మరియు మీథేన్కు 3 7 మరియు మిగిలిన 10 7 మీకు అవుట్లెట్ ఆవిరిలో జడమని తెలుసు మరియు వీటి ఆధారంగా మీరు సెలెక్టివిటీ ఏమిటో లెక్కించవచ్చు ఆ సెలెక్టివిటీ మీ మోల్ ఏమిటో నిర్వచించబడింది ఉత్పత్తి ద్వారా మీథేన్ అక్కడ ఉత్పత్తి అవుతుందని మీకు తెలిసిన దాని ఆధారంగా ఇథిలీన్ ఉత్పత్తి అవుతుంది కాబట్టి ఇది ఇక్కడ 40 ద్వారా 5 2 అప్పుడు మీకు 7 7 మోల్ వస్తుంది మీ మొత్తం మోల్ ఆధారంగా ఇథిలీన్ అవుట్లెట్ స్ట్రీమ్లోని మీథేన్ తెలుసు కాబట్టి ఈ సెలెక్టివిటీని ఎలా లెక్కించాలో మరియు మీకు తెలిసిన మా భిన్నమైన మోల్ ఫ్రాక్షన్ కూడా బహుళ ప్రతిచర్య ఆధారంగా భాగాలు అవుట్లెట్ ప్రవాహాలలో ఉన్నాయి కాబట్టి దయచేసి మీరు ఉదాహరణలు తెలుసుకొని దీనిని సాధన చేయండి ఆపై మీరు బహుళ ప్రతిచర్యల ఆధారంగా ఇతర విభిన్న సమస్యలను పరిష్కరించగలరు రిఫర్ స్లయిడ్ టైమ్ 3614 కాబట్టి ఈ పుస్తకాలలోని కాన్సెప్ట్ ఆఫ్ దట్ ఎక్స్టెంట్ ఆఫ్ రియాక్షన్స్ మీకు తెలిసిన పాఠ్యపుస్తకం ఫెల్డెర్ మరియు రూసో మరియు రసాయన ప్రక్రియ 4 వ ఎడిషన్ యొక్క ప్రాథమిక సూత్రాలు మీకు తెలుసు అక్కడ ఈ ప్రతిచర్య గురించి మరింత సమాచారం పొందవచ్చు మరియు దయచేసి అవి ఇచ్చిన కొన్ని ఉదాహరణ సమస్యలను ప్రాక్టీస్ చేయండి కాబట్టి ధన్యవాదాలు కాబట్టి తదుపరి ఉపన్యాసం దీని ఆధారంగా ఎక్కువ మెటీరియల్ బ్యాలెన్స్ గురించి వివరించడానికి ప్రయత్నిస్తుంది మీకు బైపాస్డ్ రీసైకిల్ చేయాల్సిన అవసరం ఉందని మీకు తెలుసు మరియు మీరు తయారు చేయవచ్చు మరియు కొన్నికంబషన్ రియాక్షన్స్ వాటిపై మెటీరీయల్ బ్యాలెన్స్ ఎలా చేయాలో మీకు తెలుసు ధన్యవాదాలు Glossary WORD MEANING Thank you ధన్యవాదాలు